హలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మరియు నేటి ఉపన్యాసాలకు స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 9 మరియు మనం అనేక వేరియబుల్స్ యొక్క పాక్షిక అవకలనాలు ఫంక్షన్ల గురించి మాట్లాడుతాము అయితే పాక్షిక అవకలనంఅంటే ఏమిటి ఇది అన్ని స్వతంత్ర చరరాశులను స్థిరంగా ఉంచేటప్పుడు స్వతంత్ర వేరియబుల్లో ఒకదానికి సంబంధించి అనేక వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ యొక్క సాధారణ అవకలనం కాబట్టి ఇక్కడ వ్రాసినట్లుగా ఇది ఒక సాధారణ అవకలనం మనం ఇతర స్వతంత్ర చరరాశులను వేరియబుల్గా స్థిరంగా ఉంచవలసి ఉంటుంది మరియు ఒక నిర్దిష్ట వేరియబుల్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన అవకలనాన్ని తీసుకుంటే మరియు దీనిని ఆ వేరియబుల్కు సంబంధించి పాక్షిక అవకలనం అంటారు కాబట్టి ఉదాహరణకు మనకు ఒక ఫంక్షన్ z f x y కు సమానం మరియు x y R స్క్వేర్లోని కొన్ని డొమైన్కు చెందినది మరియు z ∈ R వాస్తవ రేఖ కాబట్టి ఒక పాయింట్ x0 y0 వద్ద x కి సంబంధించి f యొక్క ఈ పాక్షిక అవకలనం దీనిని మనం fxx0 y0 ద్వారా కూడా సూచిస్తాము ఇది సాధారణ అవకలనం ముందు మనం చెప్పినట్లు నిర్వచించబడింది కాబట్టి మనం x కి సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి డెల్టా ∆x ని పరిమితం చేసే అవకలనంయొక్క ప్రాథమిక నిర్వచనం 0 కి వెళుతుంది ఆపై ఇక్కడ x0 లో ఇంక్రిమెంట్ చేస్తాము కాబట్టి x0 Δx ఇది x లో పెరుగుదల ఎందుకంటే మనం x కి సంబంధించి పాక్షిక అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ x0 Δx y0 మనం y0 ని మార్చడం లేదు కాబట్టి ఇది y0 పాయింట్ వద్ద ఉంది అయితే y0 ఉన్నట్లే ఉంటుంది మరియు ఫంక్షన్ విలువను x0 y0 వద్ద మైనస్ చేసి విభజించబడింది లిమిట్ x ద్వారా మరియు ఈ పరిమితి ఉన్నట్లయితే ఇది ఈ సమయంలో x కి సంబంధించి పాక్షిక అవకలనంఅని మనం పిలుస్తాము x0 y0 మరియు దీనిని fx x0 y0 వద్ద లేదా డెల్టా f ఓవర్ Δ x x0 y0 వద్ద సూచిస్తారు మనం ఈ y0 ను స్థిరంగా ఉంచాము మరియు ఈ సాధారణ అవకలనంతీసుకుంటున్న ఫంక్షన్లో కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు కావున ఇప్పుడు ఇక్కడ x యొక్క ఫంక్షన్ ఎందుకంటే మనం ఫంక్షన్ లో y0 లాగా ప్రతిక్షేపించగా చేసాము మరియు తరువాత ఇది ఒక వేరియబుల్ x యొక్క ఫంక్షన్ అవుతుంది మరియు తరువాత మనం x కు సంబంధించి అవకలనంతీసుకోవచ్చు మరియు తదుపరి మనం x ను x0 కి సమానం కాబట్టి అక్కడ వ్రాసినట్లుగా ఇది x కి సంబంధించి సాధారణ అవకలనం ఇక్కడ మాదిరిగానే మనం ఈ ఫంక్షన్ యొక్క సాధారణ డెరివేటివ్ ddxను ఉపయోగించాలి ఇది x యొక్క ఫంక్షన్ ఎందుకంటే మనం y y0 ను ప్రతిక్షేపించగా చేసాము ఈ y యొక్క స్థిరమైన విలువ అదేవిధంగా పాయింట్ x0 y0 వద్ద y కి సంబంధించి f యొక్క అవకలనంమరియు ఇప్పుడు మనం y కు సంబంధించి అవకలనంతీసుకుంటున్నాము కాబట్టి ఆ ప్రాథమిక నిర్వచనంలో ఇప్పుడు మనం y0 ఆర్గ్యుమెంట్స్లో ఇంక్రిమెంట్ చేస్తాము కాబట్టి ఇక్కడ y0 Δy మరియు f యొక్క ఫంక్షన్ విలువను x0 y0 మైనస్ చేయండి మరియు ఇక్కడ Δy ద్వారా విభజించబడింది మరలా ఈ లిమిట్ ఉన్నట్లయితే పాక్షిక అవకలనంఉందని మనం పిలుస్తాము మరియు ఇది 𝝏f𝝏yx0 y0 వద్ద fy x0 y0 అనే సంజ్ఞామానం మరలా ఈ x0 ను ఫిక్సింగ్ లాగా మనం కూడా తీసుకోవచ్చు అప్పుడు మనకు ఈ ఫంక్షన్ ఒక వేరియబుల్ y యొక్క ఫంక్షన్ గా ఉంటుంది మరియు తరువాత y వద్ద y కి సంబంధించి ఈ సాధారణ అవకలనంతీసుకోవచ్చు y తరువాత y0 కి సమానం కాబట్టి ఇది పాయింట్ x0 y0 వద్ద y కు సంబంధించి పాక్షిక అవకలనంఅవుతుంది కాబట్టి పాక్షిక అవకలనంయొక్క రేఖాగణిత వివరణకు వస్తున్నప్పుడు మనం ఈ ప్లేన్ త్రిమితీయంగా భావిస్తాము కాబట్టి x అక్షం y అక్షం ఆపై మనకు అక్కడ z అక్షం ఉంది మరియు మనకు కొంత ఉపరితలం ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ z f x y కాబట్టి ఉపరితలం ఈ ఫంక్షన్ ద్వారా z f x y గా సూచించబడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక విమానం ద్వారా ఉపరితలం కత్తిరించినట్లయితే y y0 ఇప్పుడు ఇది విమానం y y0 ఇది y అక్షం కాబట్టి ఇక్కడ మనకు y అక్షం y y0 పై పాయింట్ ఉంది మరియు ఇది ప్లేన్ కాబట్టి ఇక్కడ y యొక్క అన్ని విలువలు y0 మరొకటి స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఈ విమానం y y0 ఉంది మనం ఈ ఉపరితలాన్ని కత్తిరించినట్లయితే ఇక్కడ మనం చూడగలిగినట్లుగా ఈ విమానం మరియు ఉపరితలం ద్వారా ఖండన యొక్క వక్రత ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వక్రరేఖపై మనం ఒక పాయింట్ x0 y0 తీసుకుంటే మరియు మనం x కు సంబంధించి పాక్షిక అవకలనం గురించి మాట్లాడుతున్నాము అప్పుడు మనం ఈ సమయంలో x0 y0 ఈ వక్రరేఖపై టాంజెంట్ను గీస్తే ఇక్కడ మనం x అక్షం నుండి కోణం గమనించాము మరియు ఈ కోణం యొక్క టాంజెంట్ ఖచ్చితంగా x వద్ద x కు సంబంధించి x0 y0 f యొక్క పాక్షిక అవకలనం అవుతుంది కనుక ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ కోసం మనకు ఉన్న అదే నిర్వచనం అదే రేఖాగణిత వివరణ ఒకే తేడా ఏమిటంటే మనం ఈ y ని పరిష్కరించాము కాబట్టి y y0 మనం ఈ ప్లేన్ ఈ ఉపరితలంపై లేదా ఈ విమానం ద్వారా కత్తిరించినట్లయితే మనకు ఒక వక్రత లభిస్తుంది మరియు తరువాత మనం మళ్ళీ ఒక డైమెన్షనల్ కేసులో తిరిగి వస్తాము మరియు రేఖాగణిత వివరణ అదే యొక్క టాంజెంట్ ఈ టీట ఈ సమయంలో x0 y0 పాయింట్ వద్ద x కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలన్నాన్నిానికి సమానం సమస్యకు వస్తే ∂ f∂ x విలువను x y పాయింట్ వద్ద కనుగొనండి ఇది మొదటి సూత్రం నుండి f x y ye x ఫంక్షన్ యొక్క సాధారణ పాయింట్ కాబట్టి ఈ ∂ f∂ x మరియు ∂ f∂ y ఒక సాధారణ పాయింట్ x y ను లెక్కించడానికి మునుపటి స్లైడ్లో చర్చించిన నిర్వచనాన్ని ఉపయోగిస్తాము కాబట్టి నిర్వచనం ఏమిటి ∂ f∂ x ఒక పాయింట్ వద్ద x y కాబట్టి మనం ఇక్కడ ఒక సాధారణ పాయింట్ x y తీసుకున్నాము కాబట్టి x కు సంబంధించి పాక్షిక అవకలనం గురించి మాట్లాడుతున్నందున మనం x లో ఇంక్రిమెంట్ చేయవలసి ఉంటుందని నిర్వచనం చెబుతుంది కాబట్టి x Δx మరియు y మైనస్ x y వద్ద ఫంక్షన్ విలువను చేస్తుంది కాబట్టి f x y మరియు ఈ ఇంక్రిమెంట్ Δx ద్వారా విభజించిΔx0 తీసుకుంటుంది కాబట్టి మనం fx y ye x అయిన ఈ ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ Δx y కాబట్టి ఇది y అవుతుంది మరియు x కి బదులుగా మనకు x Δx ఉంటుంది కాబట్టి e x మరియు x కొరకు మనకు x Δx మైనస్ ఫంక్షన్ విలువ x y వద్ద ఉంటుంది ఇది y e x ఫంక్షన్ మరియు Δx ద్వారా విభజించబడింది కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ చూస్తే మీరు ye−x మరియు ye−x సాధారణం కాబట్టి మనం దీనిని ye−x వెలుపల తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏమి ఉంటుంది e−Δx Δx మరియు తరువాత −1 ఎందుకంటే మీరు ఈ రెండు టర్మ నుండి ఉమ్మడిగా తీసుకున్నాము మరియు తరువాత మనం అక్కడ Δx ద్వారా విభజించాము ఇప్పుడు మీరు ఈ లిమిట్ ని లెక్కించినట్లయితే Δx 0 కి వెళుతుంది ఈ e0 ఒక మైనస్ వన్ 00 ఫార్మ కాబట్టి ఈ లిమిట్ −e−Δx Refer Time 0811 లాగా ఉంటుందని ఈ −e−Δx Δx యొక్క అవకలనంమరియు ఇక్కడ అవకలనంకేవలం 1 మాత్రమే అని చెప్పే నియమాన్ని మనం వర్తింపజేయవచ్చు కాబట్టి Δx 0 కి వెళ్ళినప్పుడు మాత్రమే కాబట్టి ఈ లిమిట్ −1 కు వెళుతోంది అయితే ఇక్కడ అవకలనం ఈ సందర్భంలో −1 మరియు ye x అవుతుంది కాబట్టి −ye x అవుతుంది ఇప్పుడు y కి సంబంధించి పాక్షిక అవకలనంకోసం కాబట్టి మా నిర్వచనం ఇప్పుడు మారుతుంది కాబట్టి x ఉన్నట్లే ఉంటుంది మరియు అవి y ని పెంచుతాయి కాబట్టి y Δ y మరియు −fx y ను Δy తో విభజించారు కాబట్టి ఇప్పుడు దీనిని ఫంక్షన్లో ప్రతిక్షేపించగా చేయడం కాబట్టి మనకు y Δ y మరియు e x మైనస్ ఫంక్షన్ y ex మరియు ఈ Δ ద్వారా విభజించబడింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ye x అనేది ye x అనే సాధారణ టర్మ మరియు ఇక్కడ మనకు ye x కూడా ఉంది కాబట్టి మిగిలి ఉన్నది e లిమిటె Δy 0 వెళ్తుంది మరియు e x కాబట్టి ఇక్కడ మనకు y e x ఉంది అది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ye x మరియు ye x క్యాన్సల్ చేయబడతాయి ఆపై మనకు Δ ye xΔ y ఉంది కాబట్టి Δy కూడా క్యాన్సల్ అవుతుంది మరియు మనకు e−x మాత్రమే లభిస్తుంది కాబట్టి సాధారణం తీసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ye x మరియు ఇక్కడ మనకు ye x అదే టర్మ ఉంది కాబట్టి ఇది ప్రాథమికంగా క్యాన్సల్ చేయబడుతుంది మరియు తరువాత మనకు ఇక్కడ ye x టర్మని Δy తో విభజించారు మరియు ఈ Δy మరియు Δy క్యాన్సల్ చేయబడతాయి కాబట్టి మనకు e x లభిస్తుంది మరియు ఇక్కడ Δy పదం లేదు కాబట్టి ఇది కేవలం e x కాబట్టి మనం కూడా చూడగలం కాబట్టి ఇది పాక్షిక అవకలనాలు యొక్క ప్రాథమిక నిర్వచనం లేదా ప్రాథమిక నిర్వచనాన్ని ఉపయోగిస్తోంది x కి సంబంధించి ఇక్కడ అవకలనాలు మైనస్ ye x మరియు y కి సంబంధించి ఇది e x అవుతుంది ఈ ఫంక్షన్ f x y ye x కు సమానం మరియు పాయింట్ x y వద్ద x కి సంబంధించి పాక్షిక అవకలనంఅని ఇవ్వబడినందున మనం దీన్ని నేరుగా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ y స్థిరంగా ఉంచడం y స్థిరంగా చికిత్స చేయడం మరియు సాధారణ అవకలనంతీసుకోవడం కాబట్టి y ఉన్నట్లే ఉంటుంది మరియు e x యొక్క అవకలనం−e x అవుతుంది కాబట్టి x కి సంబంధించి పాక్షిక అవకలనంమనకు ఉంది వీటిని మనం ఇప్పటికే ఇక్కడ చూశాము −ye x y కి సంబంధించి పాక్షిక అవకలనంపొందడానికి మనం కూడా అదే చేయవచ్చు కాబట్టి మనం ఇక్కడ y కి సంబంధించి పాక్షిక అవకలనంతీసుకుంటే ఇది ఇప్పుడు x స్థిరాంకాలుగా పరిగణించబడుతుంది కాబట్టి e x స్థిరంగా పరిగణించబడుతుంది మరియు తరువాత మనం y కు సంబంధించి పాక్షిక అవకలనంతీసుకున్నప్పుడు కాబట్టి ఇది 1 అవుతుంది అప్పుడు మనకు e x ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు లభిస్తుంది కాబట్టి ఇతర వేరియబుల్ స్థిరంగా ఉంచే సాధారణ డెఫినిషన్ లేదా సాధారణ అవకలనాలు నిల్వలను ఉపయోగించి మనం నేరుగా లెక్కించవచ్చు కాబట్టి తదుపరిది కాబట్టి పాక్షిక అవకలనాలు మరియు కొనసాగింపు మధ్య సంబంధం ఏమిటి మునుపటి ఉపన్యాస పరిమితులు మరియు అవిచ్ఛిన్నతలో మనం ఇప్పటికే చర్చించాము కాబట్టి ఒక ఫంక్షన్ పాక్షిక అవకలనంకలిగి ఉంటే అది ఆసక్తికరమైన ఫలితం కాబట్టి ఒక ఫంక్షన్ x మరియు y రెండింటికి సంబంధించి లేదా లేకుండా ఒక పాక్షిక అవకలనంకలిగి ఉంటే అక్కడ నిరంతరాయంగా లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో పాక్షిక అవకలనంయొక్క ఉనికికి మాకు కొనసాగింపు అవసరం లేదు మనం సాధారణ అవకలనాలు గురించి మాట్లాడేటప్పుడు భేదం కోసం కొనసాగింపు తప్పనిసరి కాని ఇది ఇప్పటివరకు మనం డిఫరెన్సిబిలిటీ అని పిలుస్తాము లేదా ఒకే వేరియబుల్ యొక్క ఒకే ఫంక్షన్ల విషయంలో అక్కడ అవకలనంపొందడం మాకు ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత అవసరం కానీ ఈ సందర్భంలో ఒక ఫంక్షన్ అక్కడ అవిచ్ఛిన్నత గా లేకుండా ఒక సమయంలో x మరియు y రెండింటికి సంబంధించి పాక్షిక అవకలనాలును కలిగి ఉంటుంది మరోవైపు అవిచ్ఛిన్న ఫంక్షన్ పాక్షిక అవకలనాలును కలిగి ఉండకపోవచ్చు కాబట్టి మరొక మార్గం మనకు అవిచ్ఛిన్న ఫంక్షన్ ఉంటుంది కానీ దీనికి పాక్షిక అవకలనంఉండకపోవచ్చు కాబట్టి ఏదైనా సాధ్యమే మరియు ఈ ఉదాహరణలో మనం ఇప్పుడు చూస్తాము ఇది ఇప్పుడు మనం తనిఖీ చేసే ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నత గా ఉందని చూపిస్తుంది కానీ దాని పాక్షిక అవకలనాలు ఉనికిలో లేవు కాబట్టి ఫంక్షన్ అవిచ్ఛిన్నత గా ఉందని చూపించే ఒక ఉదాహరణ కానీ పాక్షిక అవకలనాలు రెండూ పాక్షిక అవకలనాలు 00 వద్ద ఉండవు కాబట్టి 00 వద్ద అవిచ్ఛిన్నతను తనిఖీ చేద్దాం కాబట్టి మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది f x y x y sin1 x y xy ≠ 0 0 మరెక్కడా మరియు లిమిట్ x y ఈ ఫంక్షన్ f x y యొక్క 00 కి వెళితే ఈ లిమిట్ 0 అని అవిచ్ఛిన్నత కోసం చూపించాలనుకుంటున్నాము అప్పుడు ఈ లిమిట్ 0 ఫంక్షన్ విలువ కారణంగా ఈ లిమిట్ 0 అయితే ఇక్కడ 0 00 వద్ద చూశాము కాబట్టి ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా కంటే ఇక్కడ ఈ లిమిట్ ఫంక్షన్ విలువకు సమానమని మనం చూపిస్తాము ఉదాహరణకు మనం డెల్టా ఎప్సిలాన్ నిర్వచనాన్ని ఉపయోగించవచ్చు లేదా మునుపటి ఉపన్యాసంలో చేసినట్లుగా మనం కూడా నేరుగా చేయవచ్చు కాబట్టి ఎప్సిలాన్ డెల్టా యొక్క ప్రామాణిక నిర్వచనం ద్వారా వెళ్దాం కాబట్టి ఇక్కడ f x y మైనస్ ఈ 0 ఫంక్షన్ విలువ ఈ వ్యత్యాసానికి సమానం కాబట్టి ఇక్కడ అది ఫంక్షన్ లోనే x y sin1 x y మరియు sin 1 కి సరిహద్దుగా ఉందని మనకు తెలుసు కాబట్టి ఈ x ప్లస్ | x y | ఇది 1 తో పరిమితం చేయబడింది కాబట్టి ఇది ఈ దాని కంటే పెద్ద పరిమాణంగా ఉంటుంది మరియు త్రిభుజాకార అసమానతకు కూడా కారణమవుతుందని మనం తెలుసుకోవచ్చు x y యొక్క సంపూర్ణ విలువ | x | | y| కి సమానం కంటే తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ x y ని ప్రతిక్షేపించగా లేదా నైబర్హుడ్ పరంగా x y యొక్క ఈ సంపూర్ణ విలువను అంచనా వేయడానికి ఇక్కడ ఒక గణన చేస్తాము మీరు గుర్తుంచుకుంటే మనం ఈ అసమానతను నైబర్హుడ్ పరంగా సెట్ చేయాలి తద్వారా δ మరియు ϵ తో సంబంధాన్ని పొందవచ్చు కాబట్టి ఇక్కడ x మైనస్ యొక్క ఈ సంపూర్ణ విలువను y మొత్తం స్క్వేర్ యొక్క సంపూర్ణ విలువగా పరిగణించినట్లయితే ఇది ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం చదరపు పదం మరియు తరువాత మనకు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది మరియు ఇది మైనస్ 2 సార్లు ఉంటుంది x యొక్క సంపూర్ణ విలువ y యొక్క సంపూర్ణ విలువ నేను కుడి వైపుకు తీసుకురాగలను కాబట్టి కుడి వైపు x యొక్క 2 సంపూర్ణ విలువలు మరియు y యొక్క సంపూర్ణ విలువ అవుతుంది ఇప్పుడు నేను రెండు వైపులా ఈ x2 y2 ను జోడిస్తే ఇక్కడ ఇది 2x2 y2 అవుతుంది మరియు కుడి వైపున ఇది x2 y2 మరియు ఈ ప్లస్ 2 సార్లు x మరియు y అవుతుంది ఇది కుడి వైపు మనం | x | | y |2 అని వ్రాయవచ్చు మరియు ఎడమ చేతి వైపు 2x2 y2 ఇప్పుడు మనం ఇక్కడ వర్గమూలాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇది 2x2y2 అవుతుంది మరియు | x | | y | కు సమానం కంటే తక్కువగా ఉంటుంది ఇది మరొక మార్గం కాబట్టి ఇది సమానమైన దానికంటే ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఇది కంటే ఎక్కువ కాబట్టి ఇది ఇది ఈ | x | | y | కు సమానం కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ టర్మని ఇక్కడ | x | | y | ≤ 2x2y2 తో భర్తీ చేయవచ్చు కాబట్టి మనం అలా చేద్దాం A2x2y2 మరియు ఎక్కడా మనకు ఈ 00 బిందువు యొక్క పొరుగు ప్రాంతం లేదు వీటిని మనం δ తో బంధించవచ్చు కాబట్టి ఇక్కడ ఈ టర్మ మనం పొరుగువారికి ఆ అసమానతను ఉపయోగించవచ్చు మరియు తరువాత మనకు 2δ ఉంది మరియు ఇప్పుడు ఈ వ్యత్యాసం లక్ష్యం f x y మైనస్ 0 యొక్క ఈ వ్యత్యాసం ϵ కన్నా తక్కువ చేయడం కాబట్టి ఇది ఇప్పుడు ϵ కన్నా తక్కువ మీరు చేస్తే అప్పుడు మాకు δ మరియు ϵ మధ్య సంబంధం లభిస్తుంది కాబట్టి ఇక్కడ δ ఫార్మ ఇక్కడ నుండి 2 ద్వారా ఎన్నుకోవడం ఎందుకంటే ϵ ఇవ్వబడింది మరియు ఈ విషయాన్ని మనం కనుగొనవచ్చు δ ఈ సంబంధం ద్వారా ఏదైనా దీని కంటే చిన్నది 2 ద్వారా ϵ విభజించబడింది మరియు తరువాత ఈ వ్యత్యాసం ϵ కంటే తక్కువగా ఉందని మనం ఎంచుకున్నాము x y ఈ పరిసరం నుండి ఈ నైబర్హుడ్ నుండి 00 పాయింట్ యొక్క నైబర్హుడ్ ప్రాంతం కాబట్టి ఇచ్చిన సంఖ్య ఇక్కడ ఉన్న ఫంక్షన్ యొక్క పరిమితి xysin1xy అని నిరూపించడానికి ఇది ϵ δ విధానం కాబట్టి ఈ 0 ఈ f x y ఫంక్షన్ యొక్క లిమిట్ అని మనం చూశాము కాబట్టి ఆ సందర్భంలోమనం అవిచ్ఛిన్నతను నిరూపించాము కాబట్టి f x y అవిచ్ఛిన్నంగా ఉంటుందని ఇది సూచిస్తుంది తరువాత 00 పాయింట్ల వద్ద పాక్షిక అవకలనాలుకు వెళుతుంది కాబట్టి మనకు ఈ ఫంక్షన్ ఉంది మరియు ఇప్పుడు మనం ఈ నిర్వచనాన్ని ఉపయోగించవచ్చు Δx 0 మరియు x0 Δx మరియు మైనస్ f ఓవర్ Δx కి వెళుతుంది కాబట్టి x 0 y0 00 నుండి మనం 00 పాయింట్ వద్ద అవకలనంగురించి మాట్లాడుతున్నాము అయితే తే ఈ పరిమితి ఉన్నట్లయితే మనం ఈ లిమిట్ ని తీసుకుంటున్నాము అప్పుడు x ఉనికికి సంబంధించి పాక్షిక అవకలనాలును పిలుస్తాము ఇది ఉనికిలో లేకపోతే x కు సంబంధించి పాక్షిక అవకలనాలు లేదా పాక్షిక అవకలనాలు ఉనికిలో లేవని పిలుస్తాము కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకు ఇప్పుడు నిర్వచనం ప్రకారం ఉంది మరియు Δ x 0 కి వెళుతుంది కాబట్టి ఈ fΔx0 ఇక్కడ y 0 మరియు తరువాత x Δx ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి మనకు Δx మరియు sin1Δ x ఉన్నాయి మరియు ఈ 1Δ x టర్మ ఇక్కడ ఉంది కాబట్టి Δx మరియు Δx క్యాన్సల్ చేయబడతాయి మరియు తరువాత మనకు ఈ లిమిట్ లభిస్తుంది Δx 0 కి sin1Δ x మరియు Δx 0 కి చేరుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ ఏమిటో మనకు తెలియదు ఎందుకంటే sin కాదు ఈ Δx 0 కి వెళ్ళినప్పుడు ఖచ్చితమైనది దీని విలువను మనం నిర్ధారించలేము కాబట్టి ప్రాథమికంగా ఈ సందర్భంలో ఈ లిమిట్ ఉనికిలో లేదు ఎందుకంటే ఇది ఏ సంఖ్య అని మాకు తెలియదు కాబట్టి లిమిట్ అంటే x కి సంబంధించి పాక్షిక అవకలనం ఈ సందర్భంలో ఉనికిలో లేదు మరియు స్పష్టంగా ఈ లిమిట్ ని పొందడానికి మనం y కోసం పాక్షిక అవకలనంలేదా y కి సంబంధించి పాక్షిక అవకలనంచేయవచ్చు మరియు పాక్షిక అవకలనం కు సంబంధించి అని మనం కనుగొంటాము y కు కూడా లేదు మరొక సమస్యకు వెళుతున్నప్పుడు మనకు ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందని చూపిస్తాము f x y xyx2 2y2 x y ≠ 0 0 0 ఇతరత్రా అవిచ్ఛిన్నంగా లేదు కానీ దాని పాక్షిక అవకలనాలు 00 వద్ద ఉన్నాయి మునుపటి సమస్యలో ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉందని మనం చూశాము కాని పాక్షిక అవకలనాలు లేవు ఈ సందర్భంలో మనం ఫంక్షన్ నిరంతరాయంగా లేదని చూపిస్తాము కానీ దాని పాక్షిక అవకలనాలు ఉన్నాయి పాక్షిక అవకలనాలు రెండూ ఉన్నాయి కాబట్టి ఇది ఎందుకు అవిచ్ఛిన్నంగా లేదు మనం మార్గం ఎంచుకుంటే y mx అప్పుడు మనం కనుగొన్నది ఎందుకంటే y mx మరియు ఇక్కడ కూడా y mx కాబట్టి ఇక్కడ x2 ఇక్కడ x2 మరియు ఇక్కడ కూడా x2 వస్తాయి మరియు మనకు ఏమి లభిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు x మరియు తరువాత y mx ఉన్నాయి కాబట్టి మనకు x2 2x2m2 ఉంది ఆపై లిమిట్ x 0 కి వెళుతుంది కాబట్టి ఇక్కడ x2 ఇక్కడ x2 ఇక్కడ xx2 అయితే మనం ఈ లిమిట్ ని m12m2 గా పొందుతాము m12m2 మరియు అందువల్ల ఈ లిమిట్ ఉనికిలో లేదు ఎందుకంటే ఇది m పై ఆధారపడి ఉంటుంది m యొక్క విభిన్న విలువల కోసం మనం ఈ లిమిట్ యొక్క విభిన్న విలువలను పొందుతున్నాము అందువల్ల ఈ లిమిట్ ఉనికిలో లేదు మరియు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉండదు ఇప్పుడు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేనప్పటికీ x కు సంబంధించి మరియు y కి సంబంధించి పాక్షిక అవకలనాలును లెక్కించవచ్చు కాబట్టి నిర్వచనంతో పాక్షిక అవకలనాలు మళ్ళీ మనకు ఈ ప్రాథమిక నిర్వచనం ఉంది ఇది 00 పాయింట్ల వద్ద Δx0 మరియు f00 ఓవర్ x కన్నా ఎక్కువ అవుతుంది ఇప్పుడు Δx0 కాబట్టి ఒక వాదన 0 అప్పుడు y0 అవుతుంది ఈ అవకలనం కారణంగా ఇది 0 అవుతుంది అయితే ఇక్కడ ఇది 0 ఆపై f 00 ఇది కూడా 0 కాబట్టి 0 0 Δx మరియు ఇది 0 ఏమైనా Δx కావున మనకు ఇక్కడ ఈ లిమిట్ విలువ 0 అంటే x కు సంబంధించి పాక్షిక అవకలనం0 ఇప్పుడు y కు సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి ఈ సందర్భంలో మనకు y 0Δy మరియు x0yΔy కంటే ఎక్కువ నిర్వచనం ప్రకారం మనకు ఎందుకంటే ఈ x0 y0 ఉంది మీరు 0 పెడతారు మనం 00 పాయింట్ వద్ద పాక్షిక అవకలనాలు గురించి మాట్లాడుతున్నాము కాబట్టి f 0 Δy −f 0 0 Δy మళ్ళీ అదే వాదన ఎందుకంటే ఇక్కడ x 0 అవుతుంది మరియు న్యూమరేటర్లోని ప్రోడక్ట్ x y టర్మ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది కూడా 0 అవుతుంది ఇది 0 అవుతుంది మరియు ఇది 0 అవుతుంది కాబట్టి 0 − 0Δy మరియు ఇది 0 మరియు మనం మళ్ళీ ఈ లిమిట్ ని 0 గా పొందాము కాబట్టి x కు సంబంధించి పాక్షిక అవకలనాలు మరియు y కి సంబంధించి రెండు సందర్భాలలో పాక్షిక అవకలనాలు విలువ 0 మరియు ఫంక్షన్ ఈ సందర్భంలో అవిచ్ఛిన్నంగా ఉండవు మరొక సమస్య ఇక్కడ మనకు ఉంది f x y 2x33y3x2y2 x y ≠ 0 0 0 అన్యత్రా కాబట్టి మనం 00 పాయింట్ వద్ద fx మరియు fy ను గణించాలి అనుకుంటున్నాము కాబట్టి మళ్ళీ నిర్వచనం ప్రకారం మనకు f 0 Δy − f 0 0 Δy కు సమానం మరియు Δx 0 కి వెళుతుంది ఇది x కు సంబంధించి పాక్షిక అవకలనం కాబట్టి మనం ఇప్పుడు f Δx 0 ను ప్రతిక్షేపణ చేస్తాము కాబట్టి y ఇక్కడ 0 సెట్ చేయబడుతుంది అక్కడ 0 మరియు మనం దీనిని 2 సార్లు పొందుతాము కాబట్టి y ఎప్పుడు 0 అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ 2x అవుతుంది కేవలం 2x మనం ఈ 2Δx ను పొందుతాము మరియు దానిని మళ్ళీ Δx ద్వారా ఇక్కడ విభజించాము ఆపై Δx లిమిట్ 0 కి వెళుతుంది కాబట్టి Δx క్యాన్సల్ అవుతుంది మరియు ఈ విలువను 0 గా పొందుతాము కాబట్టి ఇక్కడ విలువ 2 వస్తుంది ఇప్పుడు మనం fy0 0 ను లెక్కించినప్పుడు రెండవది కాబట్టి మనకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉంది 0 Δy కాబట్టి ఈసారి Δy అలాగే ఉంటుంది అయితే మనం ఇక్కడ 3 సార్లు మరియు Δ y మైనస్ కలిగి ఉంటాము ఈ f 00 0 అవుతుంది మరియు ఓవర్ Δy మరియు Δy → 0 కాబట్టి ఇక్కడ ఇది క్యాన్సల్ చేయబడుతుంది మరియు మీరు ఈ విలువను 3 గా పొందుతారు కాబట్టి ఇది ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ y కి సంబంధించి f యొక్క పాక్షిక అవకలనానికి సంబంధించి x కు సంబంధించి పాక్షిక అవకలనం 3 గా ఉంది ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది మరియు పాక్షిక అవకలనాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ సందర్భంలో పాక్షిక అవకలనాలు ఉన్నాయని మనం సులభంగా నిరూపించగలము మరియు మునుపటి ఉపన్యాసాలలో మనం దీనిని ఇప్పటికే చేసాము కాబట్టి ఇక్కడ ఉదాహరణకు అవిచ్ఛిన్నతను చూడటానికి మనం x rcosθ మరియు y rsinθ లను ఉంచవచ్చు మరియు తరువాత ఇది ఇక్కడ r2 అవుతుంది ఆపై 2r3cos3θ 3r3sin3θ మరియు లిమిట్ r → 0 కాబట్టి ఈ సందర్భంలో ఒక r న్యూమరేటర్లో మనుగడ సాగిస్తుంది మరియు మిగిలిన టర్మ ఇక్కడ సరిహద్దుగా ఉంటుంది కాబట్టి ఇది 0 కి వెళుతుంది కాబట్టి ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు పాక్షిక అవకలనాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సాధ్యమే ఫంక్షన్ అవిచ్చిన్న పాక్షిక అవకలనాలు లేనప్పుడు లేదా ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉన్నప్పుడు పాక్షిక అవకలనాలు ఉనికిలో లేనప్పుడు మనం ఉదాహరణను చూశాము ఈ సందర్భంలో ఫంక్షన్ కూడా అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు పాక్షిక అవకలనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉదాహరణ x కు సంబంధించి మరియు y కి సంబంధించి పాక్షిక అవకలనాలును మళ్ళీ లెక్కిస్తుంది మరియు మీరు ఈ పాక్షిక అవకలనాలు కొనసాగింపు గురించి కూడా చర్చిస్తారు కాబట్టి ఇక్కడ fx ఉన్నప్పుడు x y ≠ 00 కాబట్టి ఎప్పుడు x y ≠ 00 మనకు ఈ మంచి ఫంక్షన్ ఉంది సమస్య 0 వద్ద ఉంది ఇక్కడ మనం దానిని 0 గా విడిగా నిర్వచించాలి కాబట్టి x y ≠ 00 మనకు ఈ ఫంక్షన్ ఉంది మరియు ఈ y ని స్థిరంగా పరిగణించే పాక్షిక అవకలనం x ను ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి x కి సంబంధించి పాక్షిక అవకలనం కోసం ఈ గణన చేస్తే మనం సాధారణ లెక్కలను అనుసరించవచ్చు కాబట్టి ఇక్కడ x2 y2 మరియు వర్గమూలం కాబట్టి ఇది దాని హోల్ స్క్వేర్ అవుతుంది మరియు తరువాత న్యూమరేటర్లో ఈ y ని స్థిరంగా పరిగణించే అవకలనాన్ని తీసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ మనం x కి సంబంధించి పాక్షిక అవకలనం పొందుతాము అప్పుడు xy y అవుతుంది మరియు తరువాత ఈ xy ను మైనస్ చేయండి మరియు ఇక్కడ పాక్షిక అవకలనం12 అవుతుంది మరియు ఇక్కడ ఇది x2y2 మరియు మనం పాక్షికంగా x కు సంబంధించి అవకలనం తీసుకుంటున్నాము కాబట్టి ఈ 2x వస్తుంది మరియు ఈ 2 క్యాన్సల్ అవుతుంది మరియు తరువాత ఈ y టర్మ నీ x2 y2 లో ఇక్కడ గుణించవచ్చు ఆపై మనకు మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ టర్మ క్వోశన్ట నియమం కారణంగా అక్కడకు వెళ్తుంది కాబట్టి x2 y2 అయితే ఇది y x2 y2 గా మారుతుంది మరియు ఈ x2y కు మైనస్ అవుతుంది ఈ x2 y2 టర్మ ద్వారా విభజించబడింది మరియు ఇది కూడా వస్తుంది కాబట్టి ఇది 32 అవుతుంది 1 మరియు ఈ సగం 32 చేస్తుంది కాబట్టి ఇక్కడ x2y క్యాన్సల్ అవుతుంది మనకు y3 లభిస్తుంది సరిగ్గా ఇక్కడ ఈ టర్మ y3 x2 y2 32 మరియు అదేవిధంగా మనం ఈ fy ని y కి సంబంధించి లెక్కించవచ్చు కాబట్టి ఫంక్షన్ల యొక్క సమరూపత కారణంగా y కు బదులుగా x ను భర్తీ చేస్తాము కాబట్టి ఇలా వచ్చింది fxx y y3x2y232 x y ≠0 0 0 elsewhere fyx y x3x2y232 x y ≠0 0 0 అన్యత్రా మరియు ఇక్కడ x కు సంబంధించి ఈ పాక్షిక అవకలనం మనం దీనిని ప్రాథమిక నిర్వచనాలతో నిర్వచనంతో లెక్కించాలి కాబట్టి 00 వద్ద ఉన్న fx అంటే ఏమిటో మనం ఇక్కడ ఉపయోగించాలి కాబట్టి సున్నా కాని పాయింట్ల వద్ద మనం ఇక్కడ నుండి నేరుగా లెక్కించవచ్చు మరియు 00 వద్ద మనం ప్రాథమిక నిర్వచనాలను ఉపయోగించాలి కాబట్టి Δx 0 కి వెళుతుంది మరియు మనకు f Δx 0−f 0 0Δx ఉంటుంది కాబట్టి f00 0 అవుతుంది మరియు ఇక్కడ వాదనలలో ఒకటి ఏమిటంటె ఇది 0 అయితే ఏమి జరుగుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ 0 అవుతుంది మరియు మనకు 0 − 0 Δx ఉంటుంది కాబట్టి ఇది 0 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 0 ను ఉపయోగించాము కాని పాక్షిక అవకలనం 0 వద్ద పొందడానికి ఈ ప్రాథమిక నిర్వచనాన్ని ఉపయోగించాలి కానీ ఇక్కడ కూడా మనకు 0 లభిస్తుంది మరియు ఇప్పుడు తరువాత కదులుతుంది కాబట్టి మనం అవిచ్ఛిన్నత గురించి చర్చించాలనుకుంటున్నాము కాబట్టి అవిచ్ఛిన్నత గురించి చర్చించడానికి దీని లిమిట్ ఏమిటో మనం చూడాలి ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ 0 లేదా ఇక్కడ లిమిట్ 0 అని అదే విషయం అప్పుడు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది లేకపోతే అది అవిచ్ఛిన్నంగా ఉండదు మనం ఇక్కడ ఆ లిమిట్లను తనిఖీ చేయాలి ఈ సందర్భంలో మనం x r cosθ y rsinθ ను ప్రతిక్షేపించగా చేసినప్పుడు కాబట్టి మనం ఇక్కడ r3 ను పొందుతాము మరియు ఇక్కడ కూడా r3sin3θ కాబట్టి r3 క్యాన్సల్ చేయబడుతుంది మరియు మనకు sin3θ వస్తుంది కాబట్టి ఈ లిమిట్ θ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది అవిచ్ఛిన్నంగా లేదు కాబట్టి ఈ f x y అవిచ్ఛిన్నంగా లేదు ఎందుకంటే ఈ లిమిట్ ఉనికిలో లేదు లిమిట్ θ పై ఆధారపడి ఉంటుంది అవిచ్ఛిన్నత కోసం లిమిట్ ఉనికిలో ఉండాలి మరియు అది 00 వద్ద విలువకు సమానంగా ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో లిమిట్ ఉనికిలో లేదు కాబట్టి ఈ పాక్షిక అవకలనాలు అవిచ్ఛిన్నంగా లేవుRefer Time 3118 మనం fy కోసం ఇలాంటి గణన చేయగలమా కాబట్టి పాక్షిక అవకలనాలు fx మరియు fy రెండూ అవిచ్ఛిన్నంగా లేవు మనకు తగినంత ఫలితం ఉంది ఇది ఒక ప్రాంతం r లో అవిచ్ఛిన్నత కు తగిన పరిస్థితి కాబట్టి ఫంక్షన్ fx y పాక్షిక అవకలనాలు fx మరియు ఒక ప్రాంతంలోని ప్రతిచోటా fy కలిగి ఉంటే అది ఏమి చెబుతుంది కాబట్టి ఇక్కడ పాక్షిక అవకలనం యొక్క ఉనికి మరియు అంతేకాకుండా ఈ పాక్షిక అవకలనాలు ఇక్కడ కొంత సంఖ్య M తో సరిహద్దులుగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో fx x y సరిహద్దులుగా ఉంటుంది మరియు fx కూడా fy సరిహద్దులుగా ఉంటుంది ఇక్కడ ఈ M x మరియు y ల నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి అప్పుడు fx y ప్రతిచోటా అవిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అవిచ్ఛిన్నత కు ఇది సరిపోయే ఒక షరతు కాబట్టి పాక్షిక అవకలనాలు ఉనికిలో ఉంటే మరియు అవి సరిహద్దులుగా ఉంటే అప్పుడు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు x0 y0 వద్ద ఈ అవిచ్ఛిన్నత గురించి చర్చించడానికి మనకు తగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ పాక్షిక అవకలనాలులో ఒకటి ఉండి పరిసరాల్లో సరిహద్దులుగా ఉంటే ఇక్కడ మనం పరిసరాల గురించి మాట్లాడాలి కాబట్టి పాక్షిక అవకలనాలులో ఒకటి ఉనికిలో ఉంటే మరియు ఈ పరిసరాల్లో సరిహద్దులుగా ఉంటే మరియు మరొకటి ఈ x0 y0 పాయింట్ వద్ద ఉంటే అప్పుడు ఫంక్షన్ x0 y0 పాయింట్ వద్ద అవిచ్ఛిన్నంగా ఉంటుందని కూడా చెప్పగలను కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది ఈ క్రింది ఉపన్యాసాలలో ఉపయోగించబడుతుంది పాక్షిక అవకలనాలు కాబట్టి x కి సంబంధించి ఈ నిర్వచనాన్ని మనం అనేక ఇతర ఉపన్యాసాలలో ఉపయోగించబోతున్నాము అయితే ఇక్కడ x కి సంబంధించి ఇంక్రిమెంట్ మరియు తరువాత ఈ లిమిట్ ఉన్నట్లయితే మనం లిమిట్ ని తీసుకోవాలి x కి సంబంధించి పాక్షిక అవకలనం అని పిలుస్తాము మరియు y కి సంబంధించి పాక్షిక అవకలనం కోసం అదే విషయం ఈ ఉపన్యాసం సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి ధన్యవాదాలు